ఇంతకు ముందు వీడియోలో మేము ఐసెన్సెయిన్ క్రైటీరియన్ ని తీసుకున్నాము ఇది ఒక ఇంటిజర్ పాలినోమీయల్ రేషనల్స్ మీద లేదా ఇంటిజర్స్ పైన ఇర్రెడ్యూసిబుల్ అవుతుందా లేదా అని చూడడానికి ఒక మంచి సాధనం దానిని ఎలా ఉపయోగించాలో కూడా మేము కొన్ని సమస్యలు చేసి చూపించాము ఇది ఎల్లప్పుడూ వర్తించదు కానీ అది వర్తిస్తే ఇది ఇర్రెడ్యూసిబులిటీ ను నిర్ణయించే చాలా సులభమైన మార్గం కాబట్టి ఈ కోర్సులో నేను కవర్ చేయాలనుకున్న రింగ్ థియరీయొక్క అంశాన్ని ఇది పూర్తి చేస్తుంది కానీ తదుపరి అంశం అయిన ఫీల్డ్స్ కి వెళ్ళే ముందు ఈ గత కొన్ని వారాలలో మేము కవర్ చేసిన అనేక అంశాలైన రింగులపై కొన్ని సమస్యలు చేద్దాం నేటి వీడియోలో నేను కొన్ని సమస్యలను పరిష్కరిస్తాను వీటిలో కొన్ని నేను మునుపటి కొన్ని వీడియోలలో ప్రస్తావించి ఉండవచ్చు కాని మళ్ళీ ఒకసారి చేయనివ్వండి R ఒక రింగ్ అనుకుందాం ఇది నిజంగా సమస్య మాత్రమే కాదని మనకు తెలుసు నేను దానిని నిర్వచిస్తాను అప్పుడు దానిని కొన్ని ఉదాహరణల కోసం గణన చేద్దాం మనకు ఒక ముఖ్యమైన యునీక్ రింగ్ హోమోమార్ఫిజం Z R కు ఉన్నదని తెలుసు Z ఎల్లప్పుడూ ఇంటిజర్స్ యొక్క రింగ్ను సూచిస్తుంది అని గుర్తుంచుకోండి ఇక్కడ ఒక యునీక్ రింగ్ హోమోమార్ఫిజం ఉంది 1 అవాలి అని గుర్తుంచుకోండి నిర్వచనం ప్రకారం మనకు రింగ్ హోమోమార్ఫిజం యూనిట్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ను మల్టిప్లికేటివ్ ఐడెంటిటీకు పంపుతుంది దీనిని పరిగణన లోకి తీసుకుంటే మీకు 1 1 కి 2 2 కి 2 2 కి 1 1 కి వెళ్ళాలి అని తెలిస్తే మీకు ఇటువంటి రింగ్ హోమోమార్ఫిజం ఒకటే ఉంటుంది కాబట్టి మేము ఇంతకుముందు చర్చించిన ప్రకారం ఇక్కడ యునీక్ రింగ్ హోమోమార్ఫిజం ఉంటుంది ఈ రింగ్ హోమోమార్ఫిజంయొక్క కెర్నల్ను తీసుకోండి ఏదైనా కెర్నల్ ఇంటిజర్స్ యొక్క ఐడియల్ అని మనకు తెలుసు ఇంటిజర్స్ యొక్క రింగ్ యొక్క ఏదైనా ఐడియల్ n Z రూపంలో ఉంటుంది ఇక్కడ n ఒక నాన్ నెగటివ్ ఇంటిజర్ మేము లాక్షణికతను నిర్వచిస్తాము ఇది ఫీల్డ్ థియరీ లో మరియు రింగ్ థియరీలో ఒక ముఖ్యమైన పదం R యొక్క లాక్షణికతను నేను సాధారణంగా char n ద్వారా సూచిస్తాను కాబట్టి R యొక్క లాక్షణికతను కెర్నల్ యొక్క నాన్ నెగటివ్ జెనరేటర్కు సమానం ఈ కెర్నల్ Z నుండి R వరకు ఒక యునీక్ ప్రమేయం కాబట్టి ఉదాహరణకు Z యొక్క లాక్షణికత ఏమిటి వాస్తవానికి Z నుండి Z వరకు ఒక యునీక్ మ్యాప్ ఉందని గుర్తుంచుకోండి అది ఐడెంటిటీ మ్యాప్ ఐడెంటిటీ రింగ్ హోమోమార్ఫిజం దాని కెర్నల్ జీరో ఐడియల్ ఎందుకంటే ఇది ఒక అడ్జెక్టివ్ మ్యాప్ మరియు అందువల్ల జనరేటర్ 0 అవుతుంది Z యొక్క లాక్షణికత 0 మరియు ఇది వాస్తవానికి ZX యొక్క లాక్షణికత కు ZX అనే ఎన్ని వేరియబుల్స్లో ని పాలినోమియల్ అయినా Q యొక్క లాక్షణికత కు R యొక్క లాక్షణికత కు C యొక్క లాక్షణికత మరియు మొదలైన వాటికి సమానం ఈ రింగులన్నీ ఇంటిజర్స్ యొక్క రింగ్ నుండి ఈ రింగుల కు ఏకైక మ్యాప్ను కలిగి ఉంటాయి మరియు ఇది ఇంజెక్టివ్ అంటే లాక్షణికత 0 కెర్నల్ యొక్క జనరేటర్ 0 అదేవిధంగా ఇక్కడ లాక్షణికత అంటే ఏమిటో మనకు తెలుసు R యొక్క లాక్షణికత n అయితే R పై పాలినోమియల్ రింగ్ అనగా RX1X2 Xm యొక్క లాక్షణికత కూడా n అని అందాం R నుండి RX1X2 Xn కు యునీక్ రింగ్ హోమోమార్ఫిజం ఇంజెక్టివ్ అవుతుంది పాలినోమియల్ లో R ను చేర్చడం ఇంజెక్టివ్ అవుతుంది కాబట్టి Z నుండి పాలినోమియల్ రింగ్ కి యునీక్ రింగ్ హోమోమార్ఫిజం అనేది Z నుండి R కు ఉన్న యునీక్ రింగ్ హోమోమార్ఫిజం యొక్క కంపోసిషన్ మరియు తరువాత ఇంక్లుషన్ ను అనుసరిస్తుంది ఎందుకంటే 1 నుంచి 1 కి మ్యాప్ అవుతుంది ఇది Z నుండి పాలినోమియల్ రింగ్ కి యునీక్ మ్యాప్ ఇది ఈ రెండింటి కంపోసిషన్ గా ఉండాలి ఎందుకంటే ఇది Z నుండి దానికి మ్యాప్ కాబట్టి ఇది యునీక్ మ్యాప్ మరియు మీరు ఈ యునీక్ మ్యాప్ ను కలిగి ఉంటే R నుండి RX1X2 Xnఇంజెక్టివ్ కాబట్టి కెర్నల్స్ ఒకటే అవుతాయి Z నుండి పాలినోమియల్ రింగ్ యొక్క మ్యాప్ కి కెర్నల్ Z నుండి R అనే మ్యాప్ యొక్క కెర్నల్కు సమానం ఎందుకంటే ఆ కంపోసిషన్ కింద ఏదైనా 0 కి మ్యాప్ అయితే అది మొదటి మ్యాప్లోనే 0 కి మ్యాప్ అవ్వాలి ఎందుకంటే రెండవ మ్యాప్ ఇంజెక్టివ్ కాబట్టి మీరు మరికొన్ని వేరియబుల్స్ను జోడిస్తే లాక్షణికత మారదు లేదా సాధారణంగా అదే సూత్రం ఏం చెప్తుంది అంటే R అనేది R యొక్క సబ్ రింగ్ అని అందాం అప్పుడు R యొక్క లాక్షణికత R యొక్క లాక్షణికత కి సమానం ఎందుకంటే Z నుండి R వరకు ఒక యునీక్ మ్యాప్ ఉంది Z నుండి R వరకు ఒక యునీక్ మ్యాప్ ఉంది ఇది Z నుండి R కు కంపోసిషన్ మ్యాప్ మరియు R మరియు R యొక్క ఇంక్లుషన్ ఇవి సులభమైన పరిశీలనలు మరియు Z మోడ్ n Z యొక్క లాక్షణికత n అని కూడా చెప్పగలం దీనికి కారణం యునీక్ మ్యాప్ Z mod Z నుండి Z mod n Z యొక్క కెర్నల్ n Z అవుతుంది కారణం ఏమిటంటే యునీక్ మ్యాప్ Z నుండి Z mod n Z కు కెర్నల్ n Z అవుతుంది కాబట్టి Z mod n Z యొక్క లాక్షణికత n కాబట్టి ప్రతి నాన్ నెగటివ్ ఇంటిజర్ n కి n లాక్షణికత కలిగిన రింగ్ ఉంటుంది ఇది చాలా సులభమైన పరిశీలన ఎందుకంటే మీరు Z mod n Z ను చాలా సులువుగా తీసుకోవచ్చు మనము ఇంకా సమస్యకు చేరుకోలేదు కానీ ఇప్పుడు సమస్య ఏంటంటే R ఒక ఇంటిగ్రల్ డొమైన్ అయితే R యొక్క క్యారెక్టరిస్టిక్ 0 లేదా R యొక్క లాక్షణికత ప్రైమ్ నంబర్ అని చూపించమని నేను అడుగుతాను గుర్తుంచుకొండి లాక్షణికత ఎల్లప్పుడూ నాన్ నెగటివ్ ఇంటిజర్ ఒక ఇంటిగ్రల్ డొమైన్ కి ఇది ఏదో ఒక నాన్ నెగటివ్ ఇంటిజర్ కాదు ఇది ఒక ప్రైమ్ నంబర్ అయి ఉండాలి లేదా అది 0 గా ఉండాలి 0 కూడా అనుమతించబడుతుంది మరియు కారణం ఏంటో చూద్దాం ఒక యునీక్ మ్యాప్ లేదా Z నుండి R కి ఏకైక రింగ్ హోమోమోర్ఫిజమ్ ను పరిగణలోకి తీసుకుందాం మరియు ఈ యొక్క కెర్నల్ n Z అనుకుందాం మొదటి ఐసోమోర్ఫిజమ్ సిద్ధాంతం ద్వారా మనకు ZnZR అనే ఒక ఇంజెక్టివ్ మ్యాప్ ఉంది అనుకుందాం కాబట్టి ZnZ అనేది R యొక్క సబ్ రింగ్కు ఐసోమార్ఫిక్ అవుతుంది ఇప్పుడు R ఒక ఇంటిగ్రల్ డొమైన్ అని మనకు ఇవ్వబడింది R ఒక ఇంటిగ్రల్ డొమైన్ కాబట్టి Z mod n Z కూడా ఇంటిగ్రల్ డొమైన్ అవుతుంది మనకు ఏదైనా ఒక ఇంటిగ్రల్ డొమైన్ ఉంటే దాని సబ్ రింగ్ కూడా ఇంటిగ్రల్ డొమైన్ అవుతుంది అని మనకు బాగా తెలుసు దీనిని చూపించడం చాలా సులభం ఇంటిగ్రల్ డొమైన్ అంటే ఏమిటి రెండు నాన్ జీరో ఎలిమెంట్స్ యొక్క లబ్దం నాన్ జీరో అవుతుంది Z mod n Z R యొక్క సబ్ రింగ్ R అయితే మీరు Z mod n Z లో రెండు విషయాలు తీసుకోండి అవి కూడా R లో ఉంటాయి మరియు అవి రెండూ సున్నా కానిచో వాటి లబ్దము R లో సున్నా కాదు ఇది Z mod n Z లో కూడా సున్నా కాదు ఎందుకంటే ఇది ఒక సబ్ రింగ్ కానీ Z mod n Z ఒక ఇంటిగ్రల్ డొమైన్ అయితే n 0 లేదా n అనేది ప్రైమ్ అవుతుంది అని మనం ఇప్పుడే చర్చించాము ఇది ఇంటిగ్రల్ డొమైన్ల గురించి మాట్లాడినప్పుడు నేను చర్చించిన విషయం n అనేది 0 లేదా n ఒక ప్రైమ్ సంఖ్య అయితే మాత్రమే కొషియంట్ రింగ్ Z mod n Z అనేది ఒక ఇంటిగ్రల్ డొమైన్ అవుతుంది ఉదాహరణకు Z mod 4 Z ఒక ఇంటిగ్రల్ డొమైన్ కాదు ఎందుకంటే 4 ప్రైమ్ కాదు మరియు 4 0 కాదు ఇక్కడ మీరు 2 మరియు 2 ల లబ్దం 0 ని పొందవచ్చు ఇది మేము ఇంతకు ముందు చేసాము కాబట్టి నేను దీనిని మళ్ళీ చేయను కాని ఇది ఇంటిగ్రల్ డొమైన్యొక్క లాక్షణికత 0 లేదా దాని ప్రైమ్ అని చూపిస్తుంది ఇప్పుడు మరోవైపు నించి విపర్యయం నిజం కాదు నా ఉద్దేశ్యం ఏమిటంటే లాక్షణికత ప్రైమ్ లేదా లాక్షణికత 0 అయితే అది ఇంటిగ్రల్ డొమైన్ కానవసరం లేదు ఉదాహరణకు మీరు R ను ZXY mod XYగా తీసుకోండి R యొక్క లాక్షణికత ఏమిటి R యొక్క లాక్షణికత 0 దీనిని నేను అభ్యాసంగా వదిలివేస్తాను ఇక్కడ విషయం ఏంటంటే Z అనేది దీని యొక్క సబ్ రింగ్ ఎందుకంటే కాన్స్టెంట్స్ ను ZXY యొక్క సబ్ రింగ్ గా చూడవచ్చు మరియు మీరు X Y ని లేకుండా చేస్తున్నారు కాబట్టి మీరు ఏ ఇంటిజర్ ని లేకుండా చేయడం లేదు కాబట్టి Z అనేది R యొక్క సబ్ రింగ్గా కొనసాగుతుంది అయితే R అనేది ఒక ఇంటిగ్రల్ డొమైన్ అవుతుందా R ఇంటిగ్రల్ డొమైన్ కాదు ఎందుకంటే X మరియు Yబార్ సున్నా కావు కానీ XY0అవుతుంది మేము XY ని లేకుండా చేశాము కాబట్టి X Y 0 అవుతుంది అదేవిధంగా మీరు R ను Z11ZX2X అని అందాము R యొక్క లాక్షణికత వాస్తవానికి 11 ఎందుకంటే ఇది కూడా ఒక అభ్యాసం గా ఇస్తున్నాను Z11Z దీని లోపల సబ్ రింగ్ వలె ఉంటుంది అయితే R అదే కారణం వల్ల ఇంటిగ్రల్ డొమైన్ కాదు ఎందుకంటే X బార్ సున్నా కాదు కానీ X2 0 అవుతుంది కాబట్టి ఇంటిగ్రల్ డొమైన్ యొక్క లాక్షణికత ఎల్లప్పుడూ 0 లేదా ప్రైమ్ నంబర్ కానీ రింగ్కు లాక్షణికత 0 లేదా ప్రైమ్ నంబర్ ఉంటే దాని అర్థం ఆ రింగ్ ఒక ఇంటిగ్రల్ డొమైన్ అని కాదు నేను తరువాతి సమస్యకు వెళ్ళే ముందు ఒక వ్యాఖ్య చేయనివ్వండి ప్రాథమికంగా R యొక్క లాక్షణికత n అయితే మీరు ఒక 1R ని తీసుకొని సంకలనం చేస్తే n 0 కాదని అనుకుందాం R యొక్క లాక్షణికత n అనే ఇంటిజర్ కానీ 0 కాదు అని అనుకుందాం అప్పుడు మీరు 1Rని n సార్లు కూడితే మీకు 0 వస్తుంది అంటే మీరు ఈ Z mod n Z తీసుకుంటే అది R యొక్క సబ్ రింగ్ వలె ఉంటుంది కాబట్టి వాస్తవానికి Z నుండి R కి ఒక మ్యాప్ ఉంటే దాని కెర్నల్ nZ ఉంటుంది అంటే n కెర్నల్లో ఉంటుంది కాబట్టి 0 అవుతుంది కానీ అంటే ఏమిటి 1R 0 అవుతుంది దీనికి ఇది ఒక కారణం మరియు అంతేకాదు ఇంకా 1 1 1 1m సార్లు మీరు n కంటే m ని తక్కువ తీసుకుంటే అది 0 కాదు n అనేది 11 1n సార్లు కూడితే 0 వస్తుంది ఇక్కడ n అనేది కనీస పాసిటీవ్ ఇంటిజర్ మరోమాటలో n కంటే తక్కువ విలువ తీసుకుంటే కావాల్సినది రాదు మరోవైపు లాక్షణికత 0 అయితే 1 1 1 ఎన్నిసార్లు కూడినా 0 కాదు ఎందుకంటే ఈ సందర్భంలో నిర్వచనం ప్రకారం Z నుండి R వరకు ఉన్న మ్యాప్ ఇంజెక్టివ్గా ఉంటుంది ఎందుకంటే లాక్షణికత 0 అయితే కెర్నల్ 0 అంటే ఇది ఇంజెక్టివ్ మ్యాప్ కాబట్టి మీరు తీసుకున్నప్పుడు అది సున్నా కాదు యొక్క ఏదైనా సంఖ్య తీసుకున్న సున్నా కాదు అంటే 1 1 1 ఇలా పరిమిత సంఖ్యలో చాలా తీసుకున్నా 0 కాదు అందువల్ల అది ఎప్పటికీ 0 కాదు కాబట్టి రింగ్ యొక్క లాక్షణికత ను తెలుసుకోవటానికి ఒక మంచి మార్గం ఉంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ రెండవ సమస్యను చేద్దాం గ్రూప్ థియరీ మరియు రింగ్ థియరీ లను కలపడానికి ఇది ఒక మంచి మార్గం గ్రూప్ థియరీని మీరు గతంలో నేర్చుకున్నారు మీరు దాని గురించి ఆలోచిస్తే మీరు దీన్నికనుక మొదటిసారి చూస్తుంటే కొంత గందరగోళంగా ఉంటుంది కాని దీన్ని జాగ్రత్తగా చేద్దాం Z mod n Z అనే అడిటివ్ గ్రూప్ ని చూద్దాం Z mod n Z కూడా ఒక రింగ్ కాబట్టి అంటే మేము అడిటివ్ గ్రూప్ నిర్మాణాన్ని మాత్రమే పరిశీలిస్తున్నాము ఏదైనా ఒక n అనే నాన్ నెగటివ్ ఇంటిజర్ ను స్థిరం చేయండి మనం అడిటివ్ గ్రూప్ నిర్మాణాన్ని మాత్రమే పరిశీలిస్తున్నాము ప్రస్తుతానికి మేము Z mod n Z యొక్క అడిటివ్ గ్రూప్ నిర్మాణాన్ని మాత్రమే పరిశీలిస్తున్నాము దీనిని తీసుకుందాం ఈ క్రింది విషయం పై నాకు ఆసక్తి ఉంది దీనిని ప్రస్తుతానికి ఎండోమోర్ఫిజం సెట్ అందాము ఇవి G నుండి G కు వరకు గ్రూప్ హోమోమార్ఫిజమ్స్ గ్రూప్ హోమోమార్ఫిజమ్స్ యొక్క నిర్వచనం ప్రకారం End G G గ్రూప్ హోమోమోర్ఫిజమ్ ద్వారా సూచిద్దాం కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను కేవలం ఒక గ్రూప్ హోమోమార్ఫిజం Z mod n Z ఒక రింగ్ కూడా కానీ నేను రింగ్ హోమోమార్ఫిజమ్లను చూడటం లేదు అంటే 1 నుంచి 1 కి మ్యాప్ అవ్వాలి అని అనట్లేదు మనము చాలా క్రొత్త విషయాలు పొందుతాము ఎందుకంటే మీరు రింగ్ హోమోమార్ఫిజమ్ను మాత్రమే పరిగణించినట్లయితే అప్పుడు మనకు 1 నుంచి 1 కి మాత్రమే మ్యాప్ ఉంటుంది రింగ్ హోమోమార్ఫిజమ్ల సమితిలో ఒకే ఒక మూలకం ఉంది ఇప్పుడు నేను గ్రూప్ హోమోమార్ఫిజం యొక్క సమితిని మాత్రమే పరిగణిస్తున్నాను ఆ మూలకాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి సమస్య యొక్క మొదటి భాగం End వాస్తవానికి రింగ్ అని చూపించటం దీనికి పరిష్కారం చాలా సులభం నేను అన్ని వివరాలను చేయను ఎందుకంటే నేను కొన్ని ఇతర సమస్యలను కూడా పరిష్కరించాలనుకుంటున్నాను కాబట్టి నేను దీనిని ఒక క్రమ పధ్ధతి లో పెడ్తాను మరియు వాటి ధృవీకరణలు మీకు వదిలి వేస్తాను ఈ భాగం సులభంగానే ఉంటుంది End రింగ్ అని చూపించండి మనం ఏమి చేయాలి మొదట అక్కడ 0 ఉంది 0 అంటే ఏమిటి నేను 0 GG కి ఒక మ్యాప్ ద్వారా సూచిస్తాను ఇది G నుండి G వరకు ప్రతి మూలకాన్ని 0 కి పంపే ఒక మ్యాప్ G ఒక అడిటివ్ గ్రూప్ అని గుర్తుంచుకోండి దీనికి అడిటివ్ ఐడెంటిటి ఉంది దానిని మనం సాధారణంగా 0 అని పిలుస్తాము ఇది ప్రతి మూలకాన్ని 0 కి మ్యాప్ చేస్తుంది End లో 1ని ఐడెంటిటి మ్యాప్ అని అంటాను ఒకసారి మనం అడిటివ్ మరియు మల్టిప్లికేటివ్ మాప్ లను నిర్వచించిన తరువాత ఇది మరింత అర్థవంతమవుతుంది అంటే ఇది x ను x కు మ్యాప్ చేస్తుంది మరియు అడిషన్ అంటే ఏమిటి నేను దీనిని ముందే చెప్పవలసింది మనం End లో 12లను తీసుకుంటే 12 అనేది End యొక్క మరొక మూలకం అయి ఉండాలి అంటే ఇది G నుండి G వరకు ఒక హోమోమార్ఫిజం అయి ఉండాలి మరియు అది ఏమిటి నేను 12 ని నిర్వచిస్తాను మరియు నేను End లో సంకలనం చేస్తాను 12 1 2 అవుతుంది ఇది End లో అడిషన్ మల్టిప్లికేషన్ అంటే ఏమిటి మల్టిప్లికేషన్ కేవలం కంపోసిషన్ రెండు ప్రమేయాలను కంపోసిషన్ చేయడం ఎందుకంటే 12 రెండు మ్యాప్ లు G నుండి G వరకు ఉంటాయి 1అనేది G నుండి G వరకు 2 కూడా Gనుండి G వరకు ఉంటుంది ఇవి వాస్తవానికి గ్రూప్ హోమోమార్ఫిజమ్స్ నేను 12 12ఇది End లో మల్టిప్లికేషన్ కాబట్టి End ఒక రింగ్ అని చూపించడానికి మనం అడిషన్ ఏమిటి మల్టిప్లికేషన్ ఏమిటి అని చెప్పాలి గ్రూప్ లో ఎలిమెంట్స్ అడిషన్ ద్వారా అడిషన్ నిర్వచించబడింది మల్టిప్లికేషన్ కంపోసిషన్ గా నిర్వచించబడింది మీరు ఈ పరిక్రియలతో End ని రింగ్ అని చూపించదాన్ని మీకు వదిలివేస్తున్నాను వాస్తవానికి ఇది ఒక కమ్యూటేటివ్ రింగ్ మన రింగులన్నీ యూనిటీ ని కలిగిన కమ్యూటేటివ్ రింగ్ లు అని గుర్తుంచుకోవాలి దీనికి యూనిటీ ఉందని మనకు తెలుసు ఎందుకంటే 1 అనేది ఐడెంటిటి మాప్ అని గుర్తుంచుకోండి మీరు ఏదైనా ఎండోమోర్ఫిజమ్ను 1 తో గుణించినప్పుడు అంటే మీరు ఐడెంటిటి మ్యాప్ తో ఏదైనా ఎండోమోర్ఫిజమ్ను కంపోజ్ చేస్తే మీరు ఆ ఎండోమోర్ఫిజమ్ను తిరిగి పొందుతారు కాబట్టి 1 అనేది ఐడెంటిటి ఇది వాస్తవానికి కమ్యూటేటివ్ కాబట్టి ఇది ఒక గమ్మత్తైన భాగం సాధారణంగా కంపోసిషన్ కమ్యూటేటివ్ కాదు మీరు f మరియు g అనే రెండు ఫంక్షన్లను కంపోజ్ చేయవచ్చు మరియు సాధారణంగా f సర్కిల్ g లేదా g సర్కిల్ f లు భిన్నంగా ఉంటాయి కానీ ఈ నిర్దిష్ట ఉదాహరణలో ఇది కమ్యూటేటివ్ కాబట్టి కమ్యూటేటివ్ అనేది మీరు పరిశీలించవలసిన విషయం ఇతర నియమాలు చాలా సరళంగా ఉన్నాయి ఎందుకంటే 1 మరియు 2 గ్రూప్ హోమోమార్ఫిజమ్స్ అయితే వాటి అడిషన్ కూడా గ్రూప్ హోమోమార్ఫిజం అవుతుంది 12గ్రూప్ హోమోమార్ఫిజం అయితే వాటి కంపోసిషన్ కూడా గ్రూప్ హోమోమార్ఫిజం ఇవన్నీ గ్రూప్ సైద్ధాంతిక లక్షణాలు వీటిని పరీక్షించవలసి ఉంది 1 0 1 1సర్కిల్ 2 2సర్కిల్ 1 నేను మీకు 1సర్కిల్ 1 1ని పరీక్షించమని చెప్పాను మరియు మీరు డిస్ట్రిబ్యూటివ్ ప్రోపర్టీ ని సరిచూడాలి మీరు దీనిని అడిషన్ దృష్ట్యా ఒక గ్రూప్ అని పరిశీలించాలి ఇది స్పష్టంగా ఉంది ఎందుకంటే 1 కి విలోమం ఉంది అది 1 1 అనేది x ను 1 కి పంపుతుంది కాబట్టి ఇది సంకలన విలోమం ప్రతిదానికీ గుణకార విలోమం ఉండదు కానీ అది మనకు అవసరం లేదు దీనిని మీరు సరిచూడడానికి వదిలివేస్తాను ఈ వీడియో సమస్య సాధన పై అయినప్పటికీ ఇది చాలా సరళమైన అభ్యాసం కాబట్టి నేను దీనిని చేయను రెండవ అభ్యాసం ఏమిటంటే ఇప్పుడు మొదటి అభ్యాసం ద్వారా End రింగ్ అని మనకు తెలుసు అది ఎలాంటి రింగ్ End నుంచి Z mod nZ కి రింగ్ వలె ఐసోమార్ఫిక్ అని మేము చూపిస్తాము అంటే ఇక్కడ రింగ్ ఐసోమార్ఫిజం ఉంది దిశను ఇటు నించి అటు మార్చినా పర్లేదు Z mod n Z నుండి End కు రింగ్ ఐసోమార్ఫిజం ఉంది ఇది దీని యొక్క గమ్మత్తైన భాగం దీని అర్థం నేను Z mod n Z తో ప్రారంభించాను దీనిని ఒక రింగ్గా కాకుండా గ్రూప్ గా మాత్రమే పరిగణించాను నేను అన్ని హోమోమార్ఫిజమ్ల సమితిని పరిగణిస్తాను G నుండి G కి ఉన్న అన్ని గ్రూప్ హోమోమార్ఫిజమ్లను పరిగణిస్తాను ఇది వాస్తవానికి రింగ్ నిర్మాణం నుంచి వారసత్వంగా వస్తుంది మరియు రింగ్గా ఇది Z mod n Z కు ఐసోమార్ఫిక్ గా ఉంటుంది ఇప్పుడు Z mod n Z ను రింగ్ గా పరిగణిస్తున్నాను మీరు ఇక్కడ వివిధ చిహ్నాలను బాగా గమనించి గుర్తు పెట్టుకోవాలి మరియు Z mod n Z వివిధ పాత్రలలో కనిపిస్తుంది మొదట గ్రూప్ గా ఇప్పుడు రింగ్గా కాబట్టి నేను ఒక ఐసోమార్ఫిజమ్ను నిర్వచించి మరియు ఒక మ్యాప్ ను నిర్వచించి అప్పుడు అది ఐసోమార్ఫిజం అని చూపించబోతున్నాను కాబట్టి Z mod n Z లోని a అనే మూలకానికి G నుండి G కు a అనే మ్యాప్ ను పరిగణించండి G నుండి G కి a చేత చేయబడిన గ్రూప్ హోమోమార్ఫిజాన్ని పరిగణిస్తాను ఇది ఏమిటి aax అని ఇవ్వబడింది ఇప్పుడు ax అంటే ఏమిటో నేను మీకు తెలియజేయాలి ఇది Z mod n Z లోని మూలకాలను తెలియచేసే ఒక మార్గం Z mod n Z లో మల్టిప్లికేషన్ ను అవ్యక్తంగా ఉపయోగిస్తున్నాము ఇది వాస్తవంగా గ్రూప్ అయినప్పటికీ ఇది ఇంటిజర్స్ నుంచి వస్తుంది కాబట్టి మల్టిప్లికేషన్ అనేది వాస్తవానికి అడిషన్ కాబట్టి నేను ఉదాహరణకు Z mod 6 Z తీసుకుంటే దీనిలో 012 5 ఉంటాయి మనం a ని 3 మరియు x ని 4గా తీసుకుందాం a మరియు x ల లబ్దం అంటే ఏమిటి ఇది 3 మరియు 4ల లబ్దం అంటే ఇది నిజంగా 4 44 ఎందుకంటే 3 ఈ రింగ్లో 3 గా పనిచేస్తుంది కాబట్టి 3 తో గుణించడం అంటే అది 4 ను 3 సార్లు సంకలనం చేయడం అని అంటే ఇది 12 కానీ ఇది వాస్తవానికి 0 ఇది ఒక ఉదాహరణ కాబట్టి ax అనేది నిజంగా x x x a సార్లు అని అర్ధం చేసుకోవచ్చు ఇక్కడ a అనేది G యొక్క మూలకం కాబట్టి ఇది ఇంటిజర్ కాదు కానీ ఇంటిజర్స్ యొక్క రింగ్ లో దీని లాగే ఉండే మూలకం ఉంటుంది ఇప్పుడు మీరు మరొక మూలకాన్ని ప్రతినిధి గా తీసుకుంటే ax మారదు ఉదాహరణకు ఇక్కడ మీరు 3ను తీసుకోవచ్చు కానీ 3 కూడా 9 అవుతుంది కాబట్టి 3 9 నేను 9 మరియు 4ల లబ్దం 36 అవుతుంది మరియు ఇది 0కూడా అవుతుంది ఇది 36 అంటే 0 మనం ఇక్కడ చివరికి మాడ్యులో n తీసుకుంటున్నాము కాబట్టి నేను ఏ ఇంటిజర్ తీసుకున్నాను అనేది అసంబద్ధం నేను ఇక్కడ ప్రాతినిధ్యం వహించే ఏదైనా ఇంటిజర్ని ఎన్నుకోగలను మరియు దానితో గుణించాలి నేను ఇప్పుడు ఒక వాదనను వ్రాస్తాను మరియు మీరు అది గ్రూప్ హోమోమార్ఫిజమా అని పరీక్షించాలి వాదన ఏంటంటే aఅనేది ఒక గ్రూప్ హోమోమార్ఫిజం పరిశీలించడం చాలా సులభం ఎందుకంటే చాలా సులభం ఎందుకంటే దీనిని axy ax y ax ay a a అదేవిధంగా a a 0 0 కాబట్టి ఇవి గ్రూప్ హోమోమార్ఫిజం అంటే aఅనేది End లో ఉంది End యొక్క సంజ్ఞామానం ఏమిటో గుర్తుంచుకోండి ఇవి G నుండి G కు గ్రూప్ హోమోమార్ఫిజమ్స్ కాబట్టి aకూడా అటువంటిదే ఇది కూడా End ఇప్పుడు 𝚽 ZnZEnd కి ఒక మ్యాప్ ను నిర్వచిద్దాం ఇంతకుముందు స్లైడ్ లో గుర్తుంచుకోండి మేము a అనే ఏదైనా ఒక మూలకంతో ప్రారంభించి ఎండోమోర్ఫిజం aని నిర్వచించాము ఇప్పుడు నేను 𝚽 aఅని నిర్వచిస్తాను ఇంతకుముందు స్లైడ్లో a అనేది Endలో ఉంది అని మనము ఇప్పటికే చూపించాము కాబట్టి 𝚽 a ఇప్పుడు నా వాదన ఏంటంటే 𝚽అనేది రింగ్ హోమోమార్ఫిజం అని నేను అంటున్నాను ఇప్పుడు మనము రింగులు మరియు రింగ్ హోమోమార్ఫిజమ్స్ అనే చోట ఉన్నాము ఇది రింగ్ హోమోమార్ఫిజం అని మేము ఇప్పుడు చూపించాలనుకుంటున్నాము a అనేది గ్రూప్ హోమోమార్ఫిజం అని తెలుసు ఇప్పుడు 𝚽 అనేది రింగ్ హోమోమార్ఫిజం అని చూపించాలి ముఖ్యంగా మనం ఇప్పుడు 𝚽1 అని చూపించాలనుకుంటున్నాము 𝚽 అంటే ఏమిటి నేను ఇప్పుడు దీనిని 𝚽1అని నిరూపిస్తున్నాను మరియు 1 అంటే ఏమిటి ఇది G నుండి G కి రింగ్ హోమోమార్ఫిజం మరియు అది ఏమి చేస్తుంది 1 1 x x అవుతుంది అంటే1 అనేది ఐడెంటిటి ప్రమేయం అందువల్ల 1 అనేది End లో ఐడెంటిటి ఎలిమెంట్ కాబట్టి𝚽 1 నేను బ్రాకెట్లో 1 వ్రాసేటప్పుడు ఇక్కడ Z mod nZ లో 1 ను సూచిస్తుంది కుడి వైపున 1 ఐడెంటిటి ఎండోమోర్ఫిజమ్ను సూచిస్తుంది కాబట్టి మనము దాన్ని పరిశీలిద్దాము కాబట్టి 𝚽ab 𝚽 దీనితో మొదటి భాగం అయిపోయింది తదుపరి భాగం అడిటివ్ హోమోమార్ఫిజం యొక్క నిర్మాణాన్ని చూపించడం అంటే𝚽ab 𝚽 𝚽 ఇది ఏమిటి దీనిని రెండు వైపులా సరిచూద్దాం ఇది దేనికి సమానత్వం ఇది End లో సమానత్వం అంటే ఇది మ్యాప్ ల సమానత్వం ఇవి G పై అవే మ్యాప్ లు అని మనం పరీక్షించాలి కాబట్టి మనం x ను తీసుకుందాం దీనికి ముందు 𝚽ab అంటే ఏమిటి నిర్వచనం ప్రకారం ఇది 𝚽 𝚽 అని మొదట గమనించండి ఇప్పుడు ఇది ab కాబట్టి మనం ababఅని పరీక్షించాలి కాబట్టి G యొక్క ఏదైనా ఒక మూలకాన్ని తీసుకొని రెండు వైపులా గణించండి ab అంటే ఏమిటి ఇది ab x ఇది ax ఎందుకంటే a ని ఇంటిజర్ గా భావించవచ్చని గుర్తుంచుకోండి ax bx అనేది abఅవుతుంది ఇది End లోని అడిషన్ యొక్క నిర్వచనం ఇది వాస్తవానికి ab ఎందుకంటే మీరు రెండు ఎండోమోర్ఫిజాలను సంకలనం చేసినప్పుడు మీరు వాటిని ఆడ్ చేస్తారు మరియు వాటి ప్రతిబింబాలని సంకలనం చేస్తారు ఇదే మనకు కావలసినది కాబట్టి ఇది సరిచూడబడింది చివరగా 𝚽a 𝚽 అని సరిచూడాలి ఇది ఏమిటి ఇది abab End లో గుణకారం అంటే ఏమిటి ఇది వాస్తవానికి కంపోసిషన్ మేము దీన్ని పరిశీలించాలి అనుకుంటున్నాము మూడవ షరతు ఇది నేను ఇక్కడ ఒక డాట్ ను పెడతాను రెండవ నియమం ఇది మొదటి నియమం ఇది ఇప్పుడు మనం సరిచూద్దాం ఇది G నుండి G యొక్కమ్యాప్ ల సమానత్వం కూడా G లో x అనే ఏదైనా ఒక మూలకాన్ని తీసుకుందాం ab అంటే ఏమిటి ఇది నిర్వచనం ప్రకారం ab మరియు x ల లబ్దం మల్టిప్లికేషన్ యొక్క సహచర నియమం ప్రకారం ఇది a కానీ ఇది ab మరియు ఇది ab కి సమానం ఇది నిర్వచనం ప్రకారం a bకి సమానం కాబట్టి ఇది మనకు కావలసిన సమానత్వం కాబట్టి ప్రతి x కి ఇది నిజమవుతుంది కాబట్టి 𝚽 అనేది రింగ్ హోమోమార్ఫిజం ఇప్పుడు మిగిలిన విషయం ఏమిటంటే ఇది వాస్తవానికి రింగ్ హోమోమార్ఫిజం అని పరీక్ష చేయడం ఇది ఐసోమార్ఫిజం కూడా ఇచ్చిన రింగ్ హోమోమార్ఫిజం ఒక ఐసోమార్ఫిజం అని మీరు ఎలా ధృవీకరిస్తారు మనం చూపించవలసిందల్లా అది బైజెక్టివ్ అని 𝚽బైజెక్టివ్ అని కానీ ఇది చాలా సులభం ఎందుకంటే ఇప్పటికే ఇది రింగ్ హోమోమార్ఫిజం ఇది ఇంజెక్టివ్ అని మేము మొదట పరిశీలిస్తాము 𝚽 ఇంజెక్టివ్ దీని యొక్క కెర్నల్ ఏమిటి a 𝚽 కు చెందినది అని అనుకుందాం 𝚽 ZnZEnd వరకు ఉన్న మ్యాప్ అని మీకు గుర్తు చేస్తున్నాను a 𝚽యొక్క కెర్నల్ కు చెందినది అనుకుందాం కాబట్టి రింగ్ హోమోమార్ఫిజం ఇంజెక్టివ్ అని నిరూపించడానికి ఆ రింగ్ హోమోమార్ఫిజం యొక్క కెర్నల్ 0 అని చూపిస్తే సరిపోతుంది కాబట్టి a 𝚽యొక్క కెర్నల్ కు చెందినది అయితే 𝚽 0అవుతుంది ఇది G నుండి G వరకు ఉన్నమ్యాప్ కాబట్టిa 0 అంటే a మరియు 1 ల లబ్దం 0 అంటే a 0 కాబట్టి 𝚽 అనేది ఇంజెక్టివ్ ఇప్పుడు 𝚽 అనేది ఒక ఇంజెక్టివ్ మ్యాప్ ఇది ఏమిటి 𝚽 ఇంజెక్టివ్ అని చూపించాము ఇప్పుడు మనం చూపించాల్సినది ఏమిటి మనం 𝚽 అనేది బైజెక్టివ్ అని చూపించడానికి ప్రయత్నిస్తున్నాము మేము దానిని ఇంజెక్టివ్ అని చూపించాము దానిని సర్జెక్టివ్ అని చూపించాలి కాబట్టి ఈ భాగం కోసం G అనే గ్రూప్ యొక్క ఏదైనా ఒక ఎండోమోర్ఫిజం తీసుకుందాం ఇది G నుండి G కు ఒక గ్రూప్ హోమోమార్ఫిజం ఇప్పుడు నేను దీనిని నిరూపించను నేను ఒక స్టేట్మెంట్ వ్రాసే ముందు ఇలా అనుకుందాం a ని అని అనుకుందాం గుర్తుంచుకోండి అనేది G నుండి G కు ఒక గ్రూప్ హోమోమార్ఫిజం నేను a గా తీసుకుంటున్నాను నేను a ని 1 గా అనుకుంటాను విషయం ఏంటంటే ఇప్పుడు మొత్తం గ్రూప్ హోమోమార్ఫిజం ను a తయారుచేస్తుంది ఇక్కడ వాస్తవానికి a 𝚽 అనేది నా వాదన ఎందుకంటే నిజానికి x మరియు ల లబ్దం అంటే ఇది ax కానీ ఇది a కి సమానం కాబట్టి మనం చూపించవలసింది ఏంటంటే x మరియు ఇది ఎందుకంటే x ను 11 1 x సార్లు అని వ్రాయవచ్చు అనేది గ్రూప్ హోమోమార్ఫిజం కాబట్టి 111 1 అవుతుంది దీనిని ఇప్పుడు అని వ్రాయవచ్చు కాబట్టి ఈ భాగం స్పష్టంగా తెలియకపోతే కొన్ని నిమిషాలు దాని గురించి ఆలోచించండి అప్పుడు అది మీకు స్పష్టమవుతుంది కాబట్టి 𝚽 అనేది సర్జెక్టివ్ మ్యాప్ అని ఇది చూపిస్తుంది ఇది ఒక ఇంజెక్టివ్ మ్యాప్ మరియు ఇది మేము ఇక్కడ ధృవీకరించినట్లుగా ఒక హోమోమార్ఫిజం కాబట్టి ఇవి రింగుల వలె ఐసోమార్ఫిక్ అని నిర్ధారించవచ్చు ఇది చాలా మంచి ప్రాబ్లం ఎందుకంటే ఇది ఇప్పుడు గ్రూప్స్ మరియు రింగ్స్ గురించి మీకు తెలిసిన ప్రతిదాన్ని మిళితం చేస్తుంది మరియు ఇది ప్రతిదీ సరైన చోట చూడటానికి మీకు అనుమతిస్తుంది కాబట్టి మీరు ఈ వీడియోను జాగ్రత్తగా అనుసరించి ఈ సమస్య పరిష్కారాన్ని అర్థం చేసుకుంటే రింగ్ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడంలో ఇది మీకు ఉపయోగపడుతుంది నేను ఈ వీడియోను ఇక్కడ ఆపబోతున్నాను తదుపరి వీడియోలో మేము మరికొన్ని సమస్యలను చేస్తాము